ఇక్కడ సర్క్యూట్ లో రెండు మాడ్యూల్స్ చూపబడ్డాయి ఒకటి PV మాడ్యూల్ 1 ఇది ఒకే రకమైన 5 సెల్స్ ను సిరీస్లో కలిగి ఉంటుంది మరొకటి PV మాడ్యూల్ 2 ఇందులో కూడ అలాంటి 5 సెల్స్ సిరీస్లో అనుసంధానించబడి ఉంటాయి అయితే ఇందులో ఇన్సులేషన్ సోర్స్ కరెంట్ తక్కువగా ఉంటుంది ఇది PV మాడ్యూల్ 2 పాక్షిక షేడింగ్ కలిగి ఉందని సూచిస్తుంది ఇక్కడ ఈ రెండు మాడ్యూల్స్ సమాంతరంగా కలుపబడి బాహ్య లోడ్తో అనుసంధానించబడి ఉన్నాయి బాహ్య టెర్మినల్స్ VO సోర్సు తో టెర్మినేట్ చేయబడ్డాయి ఇది స్వీప్ వోల్టేజ్ లాగా పనిచేస్తుంది ఈ రెండు కూడా జీరో వోల్టేజ్ సోర్సెస్ కరెంట్ ప్రవాహాలను కొలవడానికి వాటిని ఇక్కడ ఉంచారు ఈ సోర్స్ మాడ్యూల్ 1 యొక్క కరెంట్ I1 ను కొలుస్తుంది2 ఇది మాడ్యూల్ 2 యొక్క కరెంట్ I2 ను కొలుస్తుంది నేను సిరీస్ రెసిస్టెన్స్ విలువలను కూడా మార్చాను తద్వారా ఈ రెండు మాడ్యూల్స్ లో కొంత వ్యత్యాసం ఉంటుంది వాస్తవానికి ఈ రెండు మాడ్యూళ్ళ మధ్య డయోడ్ మోడళ్లను కూడా మార్చవచ్చు అయితే దీన్ని మీరు చేయవలసిన ఎక్సర్సైజ్ లాగా నేను వదిలి వేస్తున్నాను ఇప్పుడు మనం టెర్మినల్ విండోకు వెళ్లి నెట్లిస్ట్ను రూపొందిద్దాం ఇక్కడ parallel sch ను ఇన్పుట్ ఫైల్ గాను మరియు parallel net ను అవుట్పుట్ ఫైల్ గాను ఉపయోగిస్తున్నామని మీరు గమనించవచ్చు దానిని అమలు చేస్తూ ఇప్పుడు మనం parallel net యొక్కనెట్ జాబితాను రూపొందించాము sch అనేది మనం ఇప్పుడు చూసిన సర్క్యూట్ ఫైల్ sub అనేది డయోడ్ మోడల్ మరియు parallel sch లింకును కలిగి ఉన్నటువంటి ఫైల్ cir అనేది విశ్లేషణ కలిగిన సర్క్యూట్ ఫైల్ నేను parallel net నెట్ జాబితా ఫైల్ మరియు కొన్ని నియంత్రణ స్టేట్మెంట్లు తాత్కాలిక విశ్లేషణలో ఉంచాను ప్రామాణికమైన నమూనా ప్రకారం నేపథ్యాన్ని తెల్లగా సెట్ చేయండి ముందుభాగాన్ని నలుపుగా సెట్ చేయండి రెండు ఫ్లాట్స్ కి అనుకరణను అమలు చేయండి మొదటి ప్లాట్ మాడ్యూల్ 1 కరెంట్ వర్సెస్ టెర్మినల్ వోల్టేజ్ రెండవ ప్లాట్ మాడ్యూల్ 2 కరెంట్ వర్సెస్ టెర్మినల్ వోల్టేజ్ కాబట్టి మొదటి ప్లాట్ I V లక్షణాలు తెలిపేది ఈ I V లక్షణానికి సంబంధించినదే రెండవ ప్లాట్ కూడా ఇక్కడ I1 V అనేది మాడ్యూల్ 1 యొక్క పవర్ ను తెలియజేస్తుంది ఈ విధంగా రెండు ప్లాట్లు అమలు చేయబడతాయి మరియు ప్రదర్శించబడతాయి కాబట్టి ఇప్పుడు మనం Ngspice లోకి వెళ్లి parallel cir ద్వారా అనుకరణను అమలు చేద్దాం అప్పుడు అనుకరణ రన్ అవుతుంది ప్లాట్లు ప్రదర్శించబడతాయి ఇక్కడ మొదటిది I V లక్షణం ఇది బలహీనమైన మాడ్యూల్ యొక్క లక్షణం అంటే మాడ్యూల్ 2 కు సంబంధించినది ఇది మరియు మాడ్యూల్ 1 యొక్క IV లక్షణం ఈ రెండూ జత చేయబడతాయి ఫలితంగా ఇక్కడ మీకు సంయుక్త సమాంతర మాడ్యూల్ సెట్ లక్షణం కనబడుతుంది ఇప్పుడు ఇతర ప్లాట్లు గమనిస్తే ఇది మొత్తం మాడ్యూల్ యొక్క IV లక్షణం చూపిస్తుంది ఇక్కడ పవర్ వర్సెస్ వోల్టేజ్ కర్వ్ గమనించవచ్చు ఇక్కడ నీలం రంగులో ఉండేది మాడ్యూల్ 1 యొక్క పవర్ వర్సెస్ వోల్టేజ్ కర్వ్ మరియు ఈ లేత నారింజ రంగు లో ఉండేది మాడ్యూల్ 2 యొక్క పవర్ వర్సెస్ వోల్టేజ్ కర్వ్ ఇక్కడ మాడ్యూల్ 2 నాల్గవ క్వాడ్రంట్లోకి వెళ్లడాన్ని గమనించవచ్చు అంటే శక్తి ప్రతికూలంగా మారుతోంది అని అర్థం మరియు ఇది వెదజల్లేమోడ్ లోకి సింకింగ్ మోడ్కు వెళ్లే ప్రాంతం దీనిని నివారించడానికి సిరీస్లో డయోడ్ను ఉంచాము దీనివల్ల PV ప్యానెల్లను రక్షించవచ్చు